క్వెరీ ప్రాసెసింగ్ నెస్టెడ్ లూప్ జాయిన్స్ అండ్ మెర్జ్ జాయిన్ మనం కొన్ని ఇతర అల్గోరిథంలతో కొనసాగిద్దాం కాబట్టి మనం సెలక్షన్ ను సార్టింగ్ ను కవర్ చేసాము తరువాత మనం జాయిన్ గురించి కొనసాగిద్దాం జాయిన్ అనేది డేటాబేస్లోని అతి ముఖ్యమైన అల్గోరిథంలలో ఒకటి మరియు మనం విశ్లేషించే విభిన్న జాయిన్ అల్గోరిథంలు ఉన్నాయి మొదటిది నెస్టెడ్ లూప్ జాయిన్ అని పిలువబడుతుంది రెండవది నెస్టెడ్ లూప్ జాయిన్ యొక్క వెర్షన్ బ్లాక్ అని పిలువబడుతుంది దీనిని NLJ అని పిలిస్తే ఇది బ్లాక్ నెస్టెడ్ లూప్ జాయిన్ మూడవది ఇండెక్స్డ్ నెస్టెడ్ లూప్ జాయిన్ నాల్గవది మెర్జ్ జాయిన్ మరియు ఐదవది హాష్ జాయిన్ రెండవది మరియు మూడవది మొదటిదాని వైవిధ్యాలు కాబట్టి మనం మొదటి అల్గోరిథంతో ప్రారంభిస్తాము ఇది నెస్టెడ్ లూప్ జాయిన్ ఇప్పుడు నెస్టెడ్ లూప్ జాయిన్ అనేది అర్థం చేసుకోవడానికి మరియు అప్లై చేయడానికి సరళమైన అల్గోరిథం ఒక నెస్టెడ్ లూప్ జాయిన్ ఏమి చేస్తుంది అంటే అది ఎంచుకుంటుంది రెండు రిలేషన్లు r మరియు s లను జాయిన్ చేస్తుంది అని గుర్తుంచుకోండి కాబట్టి నెస్టెడ్ లూప్ జాయిన్ దేనిని ఎంచుకుంటుంది ఇది r నుండి టపుల్ను ఎంచుకుంటుంది ఆపై s నుండి మరొక టపుల్ను ఎంచుకుంటుంది అది నియమాన్ని సంతృప్తిపరిస్తే జాయిన్ చేస్తుంది అది అవుట్పుట్ లేకపోతే అది కాదు కాబట్టి ఇది అర్థం చేసుకోవడానికి మరియు అమలు చేయడానికి చాలా సులభమైన అల్గోరిథం మరియు లీనియర్ సెర్చ్ లాగానే జాయిన్లో ఎలాంటి ప్రిడికేట్ అయినా వర్తిస్తుంది జాయిన్ ప్రిడికేట్ ఏమిటి అనేది ముఖ్యం కాదు అది ఈ క్రింది వాటిని చేస్తుంది ఔటర్ రిలేషన్ మరియు ఇన్నర్ రిలేషన్ అనే కాన్సెప్ట్ ఉంది ఇది ఔటర్ రిలేషన్ అనుకుందాం మరియు ఇది ఒక ఇన్నర్ రిలేషన్ అనుకుందాం ఎందుకంటే ఇది ఒక నెస్టెడ్ లూప్ ఇది ఔటర్ లూప్ మరియు తర్వాత ఇది ఇన్నర్ లూప్ ఇప్పుడు రెండు సంబంధాలు ఉన్నాయని అనుకుందాం r మరియు s మరియు రిలేషన్ i bi బ్లాక్స్లో ni రికార్డులను కలిగిఉంది కాబట్టి రిలేషన్ i bi బ్లాక్స్ ని కలిగిఉంది ఇది మొత్తం ni రికార్డ్లను కలిగి ఉంటుంది మరియు ఎటువంటి బఫరింగ్ చేయబడలేదని అనుకోండి మెమరీలో కేవలం రెండు బ్లాక్లు మాత్రమే సరిపోతాయని భావించండి అయితే ఇతర తాత్కాలిక గణన దృక్పథాలను చేయడానికి మెమరీకి తగినంత స్థలం ఉంది కాబట్టి రెండు బ్లాక్లు చేయబడుతుంటే అది కింది వాటిని చేస్తుంది బ్లాక్ ట్రాన్స్ఫర్ ల సంఖ్య బ్లాక్ ట్రాన్స్ఫర్ల సంఖ్యను మనం ఎలా విశ్లేషిస్తాము బ్లాక్ ట్రాన్స్ఫర్లు కింది పద్ధతిలో జరుగుతాయి ప్రతిసారి రికార్డ్ tr లో కాబట్టి ఈ రికార్డు tr మరియు ఇది ts అని అనుకుందాం r నుండి రికార్డు tr చదివిన ప్రతిసారీ s నుండి అన్ని రికార్డులు తీసుకురాబడతాయి కాబట్టి ప్రతిసారి tr జరుగుతున్నప్పుడు bs బ్లాక్ ట్రాన్స్ఫర్లు జరుగుతున్నాయి ఎందుకంటే s నుండి అన్ని బ్లాక్లు చదవబడుతున్నాయి ఇప్పుడు tr కి ఎన్ని ట్రాన్స్ఫర్లు జరుగుతాయి అక్కడ bs ట్రాన్స్ఫర్లు చేయబడ్డాయి ఎందుకంటే రికార్డులు ఒక్కొక్కటిగా చదవబడతాయి కాబట్టి మొత్తం ట్రాన్స్ఫర్ల సంఖ్య క్రింది విధంగా ఉంది ఇది br ప్లస్ ఇది nr సార్లు చేయబడుతుంది ఇది ఎన్నిసార్లు జరుగుతోంది ఇది nr సార్లు చేయబడుతుంది కాబట్టి ఇది nr X bs అది మొత్తం బ్లాక్ బదిలీల సంఖ్య కాబట్టి block transfers br nr X bs మొత్తం సీక్ ల సంఖ్య ఎంత మొత్తం సీక్ ల సంఖ్యను మనం ఎలా విశ్లేషిస్తాము మళ్లీ అదే సూత్రం వర్తింపజేయబడుతుంది ఇప్పటివరకు రికార్డ్ tr చదువుతున్న ప్రతిసారీ రిలేషన్ s మొత్తం చదవడానికి ఒక సీక్ జరుగుతోంది కానీ అది చదివిన తర్వాత r యొక్క తదుపరి రికార్డ్ చదవటానికి ఒక సీక్ మళ్లీ చేయబడుతుంది మరియు ఇది nr సార్లు చేయబడుతుంది కాబట్టి మొత్తం సీక్ ల సంఖ్య 2nr కాబట్టి ఇది నెస్టెడ్ లూప్ జాయిన్ మనం ఇప్పుడు విశ్లేషణకు వెళ్దాం ఇన్నర్ రిలేషన్ మరియు ఔటర్ రిలేషన్ ఉన్నాయి ఇన్నర్ లూప్ మరియు ఔటర్ లూప్ ఉన్నాయి ప్రశ్న ఏమిటంటే ఏది ఇన్నర్ లూప్ మరియు ఏది ఔటర్ లూప్ అయి ఉండాలి కాబట్టి మనం ఈ విశ్లేషణకు తిరిగి వెళితే సమయం 0457 దగ్గర చూడండి కాబట్టి r ఒక ఔటర్ లూప్గా ఉపయోగించబడుతుంటే ఇది కాస్ట్ మరోవైపు s ఉపయోగించబడుతుంటే కాస్ట్ bs ns X br వర్సెస్ ఇది 2ns కాబట్టి మనం ఔటర్ లూప్ మరియు ఇన్నర్ లూప్లను మార్చినట్లయితే ఇది ఖర్చు కాబట్టి ఏది మంచి కాస్ట్ కాస్ట్ ల వారీగా ఔటర్ రిలేషన్ చిన్నదిగా ఉంటే మంచిది కాబట్టి ఔటర్ లూప్ లేదా ఔటర్ రిలేషన్ చిన్నదిగా ఉండాలి అది తక్కువ ధరను ఉత్పత్తి చేస్తుంది కాబట్టి ఇది ఆసక్తికరమైన ప్రశ్న ఏది ఔటర్ రిలేషన్ గా ఉండాలి ఔటర్ రిలేషన్ ఎల్లప్పుడూ చిన్నదిగా ఉండాలి కాబట్టి తదుపరి అల్గోరిథంతో కొనసాగిద్దాం ఇది బ్లాక్ నెస్టెడ్ లూప్ జాయిన్ ఇప్పుడు మనమందరం చేయవలసిన ఒక విశ్లేషణ ఏమిటంటే నెస్టెడ్ లూప్ జాయిన్ చాలా నెమ్మదిగా ఉంటుంది మరియు ఇది చాలా వ్యర్థమైనది ఇది ఎందుకు వ్యర్థం ఎందుకంటే r నుండి ఒక బ్లాక్ చదివినప్పుడు కూడా అది ఒక టపుల్ని మాత్రమే ప్రాసెస్ చేస్తుంది మరియు మిగిలిన టపుల్స్ను విస్మరిస్తుంది మరియు తదుపరి సారి అదే టపుల్ కోసం మళ్లీ s ను చదువుతుంది కాబట్టి అది ఏమాత్రం సమంజసం కాదు ఎందుకంటే ఒకసారి మనం డిస్క్ సీక్ల సంఖ్య చాలా ముఖ్యం మరియు ఒకసారి డిస్క్ బ్లాక్ అన్నింటికీ చదివితే ఆ బ్లాక్లోని అన్ని టపుల్స్ ఉపయోగించాలి అదే బ్లాక్ నెస్టెడ్ లూప్ జాయిన్ చేస్తుంది కాబట్టి అది చేసేది క్రింది అల్గోరిథం ఇది నెస్టెడ్ లూప్ జాయిన్ యొక్క బ్లాక్ వెర్షన్ ఇది టపుల్ తర్వాత టపుల్ ని ప్రాసెస్ చేయదు బ్లాక్ ల వారీగా ప్రాసెస్ చేస్తుంది కాబట్టి ఇది r నుండి ఒక బ్లాక్ని చదువుతుంది ఈ చదువబడుతున్న బ్లాక్ r అనుకోండి అప్పుడు అది s నుండి ఒక బ్లాక్ని చదువుతుంది తరువాత ఈ రెండు బ్లాక్లలో భాగమైన ప్రతి టపుల్ను లెక్కించి అక్కడ అన్ని జాయిన్లను లెక్కించి దాన్ని అవుట్పుట్ చేస్తుంది మరియు ఈ బ్లాక్ పూర్తి అవుతుంది తర్వాత అది s నుండి తదుపరి బ్లాక్ని చదువుతుంది బ్లాక్ నెస్టెడ్ లూప్ జాయిన్ చేసేది అదే కాబట్టి ఇది r లోని ప్రతి బ్లాక్కు మరియు s లోని ప్రతి బ్లాక్కు r లోని ప్రతి టపుల్కు ఆపై s లోని ప్రతి టపుల్కు అది జాయిన్ ప్రిడికేట్ చేస్తుంది మరియు తర్వాత అది r ని విస్మరిస్తుంది కనుక ఇది పూర్తయింది ఏ విధమైన జాయిన్కైనా ఇది మరోసారి వర్తిస్తుంది మరియు ఇది కేవలం నెస్టెడ్ లూప్ జాయిన్ వెర్షన్ ఇది బ్లాక్ కోసం ఆప్టిమైజ్ చేయబడింది ఇప్పుడు ఈ రకమైన అల్గోరిథం కాస్ట్ ఎంత అది చేసే బ్లాక్ ట్రాన్స్ఫర్ల సంఖ్యను విశ్లేషించడానికి ప్రయత్నిద్దాం కాబట్టి r నుండి ఒక బ్లాక్ lr చదువుతున్న ప్రతిసారీ అది s నుండి అన్ని బ్లాక్లను ట్రాన్స్ఫర్ చేస్తుంది కనుక దీనికి bs ట్రాన్స్ఫర్లు అవసరం ఈ lr ఎన్ని సార్లు చేయబడుతుంది ఇది కేవలం br సార్లు మాత్రమే చేయబడుతుంది చివరి దశలో మీరు చేయగలిగే విధంగా nr సార్లు కాదు ఇది బ్లాక్ ల వారీగా చేస్తుంది మొత్తం బ్లాక్ ట్రాన్స్ఫర్ల సంఖ్య block transfers br br X bs ఎందుకంటే ఈ bs ప్రతి బ్లాక్కు మాత్రమే చేయబడుతోంది మరియు ఆ తర్వాత మొత్తం బ్లాక్ ట్రాన్స్ఫర్ల సంఖ్య br కాబట్టి అది br br X bs మనం అదే పద్ధతిలో సీక్ లను విశ్లేషిస్తే ప్రతిసారీ ఒక బ్లాక్ lr చదువుతున్నప్పుడు రెండు సీక్ లు జరుగుతున్నట్లు మనం చూస్తాము ప్రతిసారీ బ్లాక్ని చదివినప్పుడు s కోసం చేసే సీక్ ఒకటి ఉంటుంది మరియు r లోని అన్ని బ్లాక్ల కోసం ఇది జరుగుతుంది కాబట్టి మొత్తం సీక్ల సంఖ్య br br కనుక ఇది కేవలం 2br కాబట్టి ఖర్చు వారీగా ఇది చాలా మెరుగైన అల్గోరిథం మరోసారి ఔటర్ రిలేషన్ ఏది ఉండాలి అది చిన్నదిగా ఉండాలా లేక పెద్దదిగా ఉండాలా ఔటర్ రిలేషన్ చిన్నదిగా ఉండాలి కాబట్టి చిన్న రిలేషన్ ఔటర్ గా ఉండాలి ఇది నెస్టెడ్ లూప్ జాయిన్ లాంటిది కాబట్టి ఇది బ్లాక్ నెస్టెడ్ లూప్ జాయిన్ ఈ దశలో తదుపరి అల్గోరిథం ఇండెక్స్డ్ నెస్టెడ్ లూప్ జాయిన్ ఇది బ్లాక్ నెస్టెడ్ లూప్ జాయిన్ యొక్క ఇండెక్స్డ్ వెర్షన్ బ్లాక్ నెస్టెడ్ లూప్ జాయిన్ అంటే అర్థం ఏమిటి దీని అర్థం ఏమిటంటే r నుండి ప్రతి బ్లాక్ lr కు మరియు ఆ బ్లాక్ lr లోని ప్రతి రికార్డ్ tr కు ఒక ఇండెక్స్ ఉంటుంది కాబట్టి ఒక ఇండెక్స్ నిర్మించబడింది ఇన్నర్ రిలేషన్ s పై ఒక ఇండెక్స్ ఉంటుంది కనుక ఇది ఇన్నర్ రిలేషన్ s s పై ఒక ఇండెక్స్ నిర్మించబడి ఉండాలి ఈ ఇండెక్స్ ను ఉపయోగించి సంబంధిత టపుల్స్ s నుండి కనుగొనబడతాయి వాటిని tr తో జాయిన్ చేయవచ్చు కాబట్టి ఈ ఇండెక్స్ ను ఉపయోగించి టపుల్స్ ts కనుగొన బడతాయి అవి tr తో జతచేయబడతాయి కాబట్టి అది ఇండెక్స్డ్ నెస్టెడ్ లూప్ జాయిన్ అల్గోరిథం మనం ఆ ఇండెక్స్డ్ నెస్టెడ్ లూప్ జాయిన్ యొక్క వ్యయ విశ్లేషణ చేసినప్పుడు అల్గోరిథం ఏమిటో అర్థం చేసుకోవడం చాలా కష్టం కాదు కాబట్టి మరొకసారి భావన ఏమిటంటే రెండు బ్లాక్స్ మాత్రమే మెమరీలో సరిపోతాయి మరియు రిలేషన్ i కొరకు ఇండెక్స్ పరిమాణం ci బ్లాక్స్ అనుకుందాం కాబట్టి ఇది ఒక పరామితి ఇప్పుడు r లోని ప్రతి రికార్డుకు ఇండెక్స్ లో సెలక్షన్ కోసం ఖర్చు cs సీక్స్ మరియు cs సీక్స్ ప్లస్ cs ట్రాన్స్ఫర్స్ ఇది r లోని ప్రతి రికార్డ్ tr కోసం ఈ కాస్ట్ cs సీక్స్ మరియు cs ట్రాన్స్ఫర్స్ ఎందుకంటే మనం ఈ ci బ్లాకులన్నింటినీ దాటవలసి ఉంటుంది ఆపై r లోని బ్లాక్ల కోసం br సీక్స్ ప్లస్ br ట్రాన్స్ఫర్స్ ఉన్నాయి కాబట్టి మొత్తం కాస్ట్ br nr X cs సీక్ల సంఖ్య మరియు అదే సంఖ్యలో ట్రాన్స్ఫర్లు కూడా కాబట్టి br nr X cs అనేది ఇండెక్స్డ్ నెస్టెడ్ లూప్ జాయిన్ యొక్క కాస్ట్ ఇప్పుడు రెండు రిలేషన్లకు ఇండెక్స్ అందుబాటులో ఉంటే ఈ చిన్న రిలేషన్ ఔటర్ రిలేషన్ గా ఉండాలి కాబట్టి రిలేషన్ r రిలేషన్ s కంటే చిన్నది అయితే r ఔటర్ రిలేషన్ గా ఉండాలి ఎందుకంటే కాస్ట్ br nr X cs కాబట్టి ఇది ఇండెక్స్డ్ నెస్టెడ్ లూప్ జాయిన్ గురించి తరువాత మనం మెర్జ్ జాయిన్ లేదా సోర్టెడ్ మెర్జ్ జాయిన్ను కవర్ చేస్తాము దీనిని సార్ట్ మెర్జ్ జాయిన్ అని కూడా అంటారు ముందుగా ఈ అల్గోరిథం జాయిన్ కండిషన్ సమానత్వం అయినప్పుడు మాత్రమే వర్తిస్తుంది లేకుంటే ఇది వర్తించదు ఇది అర్థం చేసుకోవడం చాలా ముఖ్యం మరియు రిలేషన్ లు క్రమబద్ధీకరించబడ్డాయని భావించబడుతుంది లేకపోతే సార్టింగ్ కాస్ట్ చెల్లించవలసి ఉంటుంది కాబట్టి దీనిని మొదట క్రమబద్ధీకరించాలి మరియు తరువాత మెర్జ్ జాయిన్ అల్గోరిథం వర్తింపజేయాలి కాబట్టి అది చేసేది ఏమిటంటే ఈ రెండు రిలేషన్ లు ఉన్నాయి మనం r మరియు s క్రమబద్ధీకరించబడ్డాయని అనుకుందాం మెర్జ్ జాయిన్ లో మెర్జ్ ప్రక్రియ ఒక సమయంలో ఒక బ్లాక్ని కొనసాగిస్తుంది ఆపై దానిని జాయిన్ చేయవచ్చో లేదో చూడడానికి ప్రయత్నిస్తుంది అవును అయితే అది జాయిన్ చేయబడుతుంది లేకుంటే అది తదుపరిదానికి కొనసాగుతుంది కాబట్టి ఇది కేవలం మనం చేసే మెర్జ్ సార్ట్ విధమైన మెర్జ్ దశ మాత్రమే కాబట్టి ఈ అల్గోరిథం కాస్ట్ ఎంత ఈ మెర్జ్ సార్ట్ అల్గోరిథం కాస్ట్ ను ఈ క్రింది పద్ధతిలో విశ్లేషించవచ్చు ప్రతి రికార్డ్ ఒక్కసారి మాత్రమే చదవబడుతుంది ఎందుకంటే అల్గోరిథం రెండు రిలేషన్ లపై క్రమబద్ధీకరించబడిన పద్ధతిలో ముందుకు సాగుతుంది అందువల్ల ప్రతి బ్లాక్ కూడా ఒకే విషయం ఉన్న తర్వాత మాత్రమే చదవబడుతుంది అయితే r మరియు s మధ్య ఉన్న ఈ బ్లాక్స్ r మరియు s లలో ఉంటాయి వాటిని ఇంటర్లీవ్డ్ పద్ధతిలో ఉపయోగించవచ్చు కాబట్టి మొత్తం బ్లాక్ల సంఖ్య ఎంత అయితే అన్ని సీక్ లు ఉండవచ్చు కాబట్టి మొత్తం బ్లాక్ల సంఖ్య blocks br bs కాబట్టి అన్ని సీక్ లు అవసరం కావచ్చు మరియు అదేవిధంగా అన్ని ట్రాన్స్ఫర్లు కూడా అవసరం కావచ్చు కాబట్టి br bs సీక్ లు మరియు br bs ట్రాన్స్ఫర్లు అవసరం కావచ్చు ఎందుకంటే బ్లాక్లు ఇంటర్లీవ్ చేయబడవచ్చు మరియు r బ్లాక్ని చదివినప్పుడల్లా s బ్లాక్ని చదవాల్సిన అవసరం ఉంది కనుక ఇది జరగవచ్చు కాబట్టి ఇది ఈ మెర్జ్ జాయిన్ యొక్క కాస్ట్ ఇప్పుడు నిర్వహించాల్సిన ఒక విషయం ఏమిటంటే మెమరీ లో bb బ్లాక్లకు స్థలం ఉందని అనుకుందాం కాబట్టి bb బ్లాక్లు ఒకేసారి మెమరీలో నిల్వ చేయబడతాయి దాని అర్ధం ఏమిటంటే ప్రతి రిలేషన్ నుండి కేవలం రెండు బ్లాక్లకు బదులుగా bb బ్లాక్స్ మెమరీలో నిల్వ చేయబడతాయి కాబట్టి ఒక సమయంలో ఒక బ్లాక్ చదవడానికి బదులుగా bb బ్లాక్లను ఒకేసారి చదవవచ్చు కాబట్టి దానికి అవసరమైన పాస్ల సంఖ్య r మరియు s లకు మరియు ఇది సీలింగ్ ఫంక్షన్ కాబట్టి bb బ్లాక్లను మెమరీలో నిల్వ చేయగలిగితే అన్ని సీక్ లు మరియు ట్రాన్స్ఫర్ లు అవసరం ఒకవేళ రిలేషన్లు క్రమబద్ధీకరించబడకపోతే సెకండరీ ఇండెక్స్ ను ఉపయోగించవచ్చు లేదా రిలేషన్లను క్రమబద్ధీకరించాల్సి ఉంటుంది అప్పుడు హైబ్రిడ్ మెర్జ్ జాయిన్ అని పిలువబడే మరొక అల్గోరిథం ఉంది ఇక్కడ అది చేసేది ఏమిటంటే రిలేషన్లలో ఒకటి క్రమబద్ధీకరించబడుతుంది కానీ ఇతర సంబంధంలో ఇండెక్స్ లో నిర్మించబడిన ఇండెక్స్ ఉంటుంది అంటే అది B ట్రీ ఇండెక్స్ గా నిర్మించబడింది కాబట్టి చేస్తున్నది ఏమిటంటే ఈ క్రమబద్ధీకరించబడిన రిలేషన్ బ్లాక్లను రికార్డ్ చేస్తుంది మరియు బ్లాక్లోని రికార్డులు ఒక్కొక్కటిగా చదవబడతాయి మరియు తరువాత ఇతర రిలేషన్లలో మ్యాచింగ్ టపుల్స్ను తిరిగి పొందడానికి ఇండెక్స్లోకి క్వెరీ తయారు చేయబడుతుంది ఈ అల్గోరిథం ను హైబ్రిడ్ మెర్జ్ జాయిన్ అంటారు దీనిని హైబ్రిడ్ అంటారు ఎందుకంటే అన్నీ రిలేషన్స్ క్రమబద్ధీకరించబడవు ఒకటి క్రమబద్ధీకరించ బడింది మరొకటి ఇండెక్స్ చేయబడింది కాబట్టి దీనిని హైబ్రిడ్ మెర్జ్ జాయిన్ అంటారు